పేటెంటబిలిటీ సెర్చ్ అంటే పేటెంట్ సామర్థ్య శోధన అని మనం చూశాం పేటెంటబిలిటీ సెర్చ్ అంటే పేటెంట్ సామర్థ్య శోధన అని మనం చూశాం పేటెంట్ సామర్థ్య శోధన అవసరం లేని సందర్భాలు మూడున్నాయి పేటెంట్ సామర్థ్య శోధన అవసరం లేని సందర్భాలు మూడున్నాయి ఇక్కడ మీకు పేటెంట్ సామర్థ్య శోధన అవసరం లేదు లేదా పేటెంట్ సామర్థ్య శోధన చేయడం ప్రతికూలంగా ఉంటుంది ఇక్కడ మీకు పేటెంట్ సామర్థ్య శోధన అవసరం లేదు లేదా పేటెంట్ సామర్థ్య శోధన చేయడం ప్రతికూలంగా ఉంటుంది ఒక క్లయింట్ పేటెంట్ సామర్థ్య శోధన చేయడానికి మరియు పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయడానికి మరియు ముసాయిదా చేయడానికి అయ్యే ఖర్చు రెండింటినీ భరించలేనప్పుడు పేటెంట్ సామర్థ్య శోధన చేయడమనేది అనవసరమైన పని ఒక క్లయింట్ పేటెంట్ సామర్థ్య శోధన చేయడానికి మరియు పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయడానికి మరియు ముసాయిదా చేయడానికి అయ్యే ఖర్చు రెండింటినీ భరించలేనప్పుడు పేటెంట్ సామర్థ్య శోధన చేయడమనేది అనవసరమైన పని ఇది మొదటి ఉదాహరణ ఇది మొదటి ఉదాహరణ కాబట్టి పేటెంట్లను దాఖలు చేయడానికి క్లయింట్కు ఉన్న బడ్జెట్పై పేటెంట్ సామర్థ్య శోధన చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి పేటెంట్లను దాఖలు చేయడానికి క్లయింట్కు ఉన్న బడ్జెట్పై పేటెంట్ సామర్థ్య శోధన చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి క్లయింట్ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు పేటెంట్ దాఖలు మరియు ముసాయిదాకు ముందు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి క్లయింట్ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు పేటెంట్ దాఖలు మరియు ముసాయిదాకు ముందు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు మరియు ముఖ్యంగా భారతదేశం వంటి మార్కెట్లో శోధన వ్యయం ఎక్కువగా ఉంటుంది మరియు ముఖ్యంగా భారతదేశం వంటి మార్కెట్లో శోధన వ్యయం ఎక్కువగా ఉంటుంది ఇది క్లయింట్ను ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉంచుతుంది ఎందుకంటే ఒక క్లయింట్ శోధన కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం ముగిసిన తర్వాత పేటెంట్ చేయడానికి డబ్బులు ఏమీ మిగల లేదు అని గ్రహించవచ్చు ఇది క్లయింట్ను ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉంచుతుంది ఎందుకంటే ఒక క్లయింట్ శోధన కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం ముగిసిన తర్వాత పేటెంట్ చేయడానికి డబ్బులు ఏమీ మిగల లేదు అని గ్రహించవచ్చు కాబట్టి ఇక్కడ పరిగణించవలసిన మొదటి విషయం క్లయింట్ కు స్థోమత ఉందా లేదా అనేది చూడాలి కాబట్టి ఇక్కడ పరిగణించవలసిన మొదటి విషయం క్లయింట్ కు స్థోమత ఉందా లేదా అనేది చూడాలి ఒక శోధన నివేదికను పొందిన తర్వాత పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయగలిగిన ఆర్ధిక స్తోమత ఉందా లేదా అని చూడాలి ఒక శోధన నివేదికను పొందిన తర్వాత పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయగలిగిన ఆర్ధిక స్తోమత ఉందా లేదా అని చూడాలి ఆ స్తోమత లేక పోతే పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక మీరు కోరుకోకుండానే పేటెంట్ దరఖాస్తును సిద్ధం చేసి దాఖలు చేసేయవచ్చు ఆ స్తోమత లేక పోతే పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక మీరు కోరుకోకుండానే పేటెంట్ దరఖాస్తును సిద్ధం చేసి దాఖలు చేసేయవచ్చు ఆ క్లయింట్ ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయితే అతను తన పేపర్ ను ప్రచురించడానికి ఆత్రుతతో ఉంటాడని మనం గ్రహించవచ్చు ఆ క్లయింట్ ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయితే అతను తన పేపర్ ను ప్రచురించడానికి ఆత్రుతతో ఉంటాడని మనం గ్రహించవచ్చు అప్పుడు మీరు పేటెంట్ సామర్థ్య శోధనకు వెళ్లరు అప్పుడు మీరు పేటెంట్ సామర్థ్య శోధనకు వెళ్లరు దాని బదులు ప్రోవిషనల్ దరఖాస్తు చేస్తారు దాని బదులు ప్రోవిషనల్ దరఖాస్తు చేస్తారు ఇది అలాంటి సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతి ఇది అలాంటి సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతి లేదా క్లయింట్ ఒక ఉత్పత్తిని విడుదల చేయాలనుకోవచ్చు లేదా విదేశాలలో దాఖలు చేయడానికి కొంత ఆసక్తి కలిగి ఉండవచ్చు లేదా క్లయింట్ ఒక ఉత్పత్తిని విడుదల చేయాలనుకోవచ్చు లేదా విదేశాలలో దాఖలు చేయడానికి కొంత ఆసక్తి కలిగి ఉండవచ్చు ఇలాంటి సందర్భాల్లో మీరు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం వెళ్ళరు ఎందుకంటే ఇక్కడ సమయం చాలా కీలకం ఇలాంటి సందర్భాల్లో మీరు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం వెళ్ళరు ఎందుకంటే ఇక్కడ సమయం చాలా కీలకం సమయ పరిమితి ఉన్న ఇలాంటి సందర్భాల్లో ఒక శోధన నివేదికను సిద్ధం చేస్తూనే పేటెంట్ దరఖాస్తు ముసాయిదా చేయవచ్చు సమయ పరిమితి ఉన్న ఇలాంటి సందర్భాల్లో ఒక శోధన నివేదికను సిద్ధం చేస్తూనే పేటెంట్ దరఖాస్తు ముసాయిదా చేయవచ్చు ఈ రెండూ ఇప్పుడు ఒకేసారి చేయవచ్చు ఈ రెండూ ఇప్పుడు ఒకేసారి చేయవచ్చు ఇప్పుడు సమయం ఆదా అవుతుంది మరియు పేటెంట్ సామర్థ్య శోధన ద్వారా ముసాయిదా ప్రక్రియను మెరుగుపరిచే లక్ష్యం కూడా ఇలా చేయడం ద్వారా సాధించబడుతుంది ఇప్పుడు సమయం ఆదా అవుతుంది మరియు పేటెంట్ సామర్థ్య శోధన ద్వారా ముసాయిదా ప్రక్రియను మెరుగుపరిచే లక్ష్యం కూడా ఇలా చేయడం ద్వారా సాధించబడుతుంది అంటే మీరు పేటెంట్ దరఖాస్తును తయారు చేస్తున్నప్పుడు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక మీకు ఎలా క్లెయిమ్ చేయాలో తెలియజేస్తుంది అంటే మీరు పేటెంట్ దరఖాస్తును తయారు చేస్తున్నప్పుడు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక మీకు ఎలా క్లెయిమ్ చేయాలో తెలియజేస్తుంది మార్పులు ఎలా చేయాలి అప్లికేషన్ను చక్కగా ఎలా తయారు చేయాలి ప్రయర్ ఆర్ట్ మరియు ఇతర విషయాలను ఎలా పొందాలి లాంటి వన్నీ పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక తెలియచేస్తుంది మార్పులు ఎలా చేయాలి అప్లికేషన్ను చక్కగా ఎలా తయారు చేయాలి ప్రయర్ ఆర్ట్ మరియు ఇతర విషయాలను ఎలా పొందాలి లాంటి వన్నీ పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక తెలియచేస్తుంది కాబట్టి తగినంత సమయం లేనట్లయితే శోధన మరియు ముసాయిదా రెండింటినీ ఒకేసారి చేయడం ఒక మంచి విధానం కాబట్టి తగినంత సమయం లేనట్లయితే శోధన మరియు ముసాయిదా రెండింటినీ ఒకేసారి చేయడం ఒక మంచి విధానం పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను రూపొందించడం ద్వారా సాధించలేనిది ఏమీ లేనప్పుడు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం మనం వెళ్ళనవసరం లేదు పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను రూపొందించడం ద్వారా సాధించలేనిది ఏమీ లేనప్పుడు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం మనం వెళ్ళనవసరం లేదు ఇది మూడవ కారణం ఇది మూడవ కారణం మన ఆవిష్కరణ క్రొత్త సాంకేతిక రంగానికి సంబందించినదైతే శోధించడానికి ఎక్కువ సాహిత్యం ఉండదు మన ఆవిష్కరణ క్రొత్త సాంకేతిక రంగానికి సంబందించినదైతే శోధించడానికి ఎక్కువ సాహిత్యం ఉండదు సాంప్రదాయకంగా చూస్తే సాంకేతిక పరిజ్ఞానం కొన్ని రంగాలలో రహస్యంగా ఉంచబడింది లేదా ఆ రంగంలో చాలా తక్కువ మంది ఆవిష్కర్తలు ఉన్నారు సాంప్రదాయకంగా చూస్తే సాంకేతిక పరిజ్ఞానం కొన్ని రంగాలలో రహస్యంగా ఉంచబడింది లేదా ఆ రంగంలో చాలా తక్కువ మంది ఆవిష్కర్తలు ఉన్నారు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం వెళ్ళరు ఎందుకంటే దాన్ని పొందడం ద్వారా మీరు పెద్దగా ఏమీ సాధించలేరు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం వెళ్ళరు ఎందుకంటే దాన్ని పొందడం ద్వారా మీరు పెద్దగా ఏమీ సాధించలేరు క్లయింట్కు ఒక సాంకేతిక రంగంలో తగినంత జ్ఞానం ఉన్నప్పుడు మీరు ఒక శోధన చేసినా పెద్ద ఫలితం లేనప్పుడు మీరు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం వెళ్ళరు క్లయింట్కు ఒక సాంకేతిక రంగంలో తగినంత జ్ఞానం ఉన్నప్పుడు మీరు ఒక శోధన చేసినా పెద్ద ఫలితం లేనప్పుడు మీరు పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక కోసం వెళ్ళరు ఉదాహరణకు కొంతమంది విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు తమ సాంకేతిక రంగం గురించి అత్యాధునిక జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు ఉదాహరణకు కొంతమంది విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు తమ సాంకేతిక రంగం గురించి అత్యాధునిక జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు ఇది శోధన నివేదిక పొందడం ద్వారా మీరు సాధారణంగా పొందే దానికంటే చాలా ఎక్కువ జ్ఞానం అయి ఉండవచ్చు ఇది శోధన నివేదిక పొందడం ద్వారా మీరు సాధారణంగా పొందే దానికంటే చాలా ఎక్కువ జ్ఞానం అయి ఉండవచ్చు కాబట్టి మీరు సెర్చ్ రిపోర్ట్ కోసం వెళ్ళని పరిస్థితులు ఇవి కాబట్టి మీరు సెర్చ్ రిపోర్ట్ కోసం వెళ్ళని పరిస్థితులు ఇవి కాని మన మునుపటి పాఠాలలో ఇప్పటికే చూసినట్లుగా పేటెంట్ సామర్థ్య శోధన అనేది ముసాయిదా ప్రక్రియలో గణనీయమైన విలువను తీసుకురాగలదు కాని మన మునుపటి పాఠాలలో ఇప్పటికే చూసినట్లుగా పేటెంట్ సామర్థ్య శోధన అనేది ముసాయిదా ప్రక్రియలో గణనీయమైన విలువను తీసుకురాగలదు